సరిగ్గా ఇప్పుడు మనం ఎలా గణిస్తామో చూద్దాం తరువాత మనం ఇవన్నీ ఎందుకు మొదటి స్థానంలో చేస్తున్నామో మనం కనుగొనవలసి ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి యాంటెన్నా డిజైనర్ దృక్కోణం నుండి మీరు గణన విద్యుదయస్కాంతాలపై ఆసక్తిని పొందడానికి యాంటెన్నా డిజైనర్ని ఎలా ప్రేరేపించగలరు కాబట్టి యాంటెన్నా ఉపరితలంపై ప్రవాహాలు తెలియకపోతే మాక్స్వెల్ సమీకరణాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని మేము చెప్పాము కాబట్టి మేము కరెంట్ తదుపరి ప్రశ్నను పొందగలము మీరు కరెంట్ లను పొందిన తర్వాత మీరు A పొందుతారు A నుండి E మరియు H మీరు పొందవచ్చు మేము యాంటెన్నా ఇంజనీర్ CEM గురించి ఎందుకు శ్రద్ధ వహించాలి అని మీరు ఆలోచించగల ఏదైనా ఇతర అంశం యాంటెన్నా ఇంపెడెన్స్ గురించిన సమాధానం స్లయిడ్లో ఉంది కాబట్టి సాధారణంగా నా ఉద్దేశ్యం సాంప్రదాయకంగా RF ప్రపంచం మరియు యాంటెన్నా ప్రపంచం రెండు వేర్వేరు ప్రపంచాలు సరైనవి కాబట్టి మీరు మీ సిగ్నల్లను మరియు అన్నింటినీ ఉత్పత్తి చేసే కొన్ని RF సర్క్యూట్ని కలిగి ఉన్నారు మరియు మీకు యాంటెన్నా ఉంది ఇప్పుడు మీరు రెండు వేర్వేరు ఎలక్ట్రికల్ ఎలిమెంట్లను కలిపితే ఏమి జరుగుతుంది విద్యార్థి సరిపోలలేదు ఇంపెడెన్స్ యొక్క అసమతుల్యత ఉండవచ్చు మరియు ఇంపెడెన్స్ యొక్క అసమతుల్యత కారణంగా ఏమి జరుగుతుంది విద్యార్థి ప్రతిబింబం కాబట్టి నా ఉద్దేశ్యంలో సరైన పవర్ మీకు కావలసిన లోడ్లోకి డంప్ చేయబడదు దానిలో కొన్ని తిరిగి పరావర్తిస్తాయి ఇది అవాంఛనీయమైనది కాబట్టి యాంటెన్నా యొక్క అవరోధం ఏమిటో మనకు ఎలా తెలుసు కాబట్టి మనం వెనుకవైపు చూద్దాం మరియు నేను యాంటెన్నా రూపకల్పన కోసం CEM యొక్క ప్రధాన అనువర్తనాన్ని అనుసరిస్తాను కాబట్టి ట్రాన్స్మిటింగ్ మోడ్లో నేను యాంటెన్నా కి సమానమైన సర్క్యూట్ను గీయబోతున్నాను కాబట్టి ట్రాన్స్మిటింగ్ కేసును తీసుకుందాం కాబట్టి మీకు తెలిసిన జెనరేటర్ కలిగి ఉంది దాని స్వంత Zg ఉంది ఇది కాంప్లెక్స్ ఇంపెడెన్స్ కాబట్టి ఇది RF ఇంజనీర్ డిజైన్ నైపుణ్యం మరియు మీకు అందిస్తుంది ఇప్పుడు మీరు మీ యాంటెన్నాను దానికి కుడికి కనెక్ట్ చేయండి కాబట్టి ఇది ఇక్కడ టూ పోర్ట్ అని మేము అనుకోవచ్చు మరియు ఇది మీ యాంటెన్నా కాబట్టి ఇక్కడ ఈ రెండు ప్రపంచాలు కలుస్తాయి మరియు ఇది మీ యాంటెన్నా కాబట్టి ఇది ఇలా రేడియేషన్ను పంపుతోంది దీనికి సమానమైన సర్క్యూట్ ఏమిటి ఇది చాలా సులభం కాబట్టి నేను ఇక్కడ నుండి చూస్తున్నాను అనుకుందాం ఈ మొత్తం విషయాన్ని మరొక ఇంపెడెన్స్ ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి దీన్ని నేను ఇలా భర్తీ చేయగలను కాబట్టి ఈ జనరేటర్ ఇక్కడ ఉంది నా దగ్గర కొంత Zg ఉంది ఇది నా పోర్ట్ a మరియు b కాబట్టి కొంత రియాక్టివ్ ఉంది అంటే కొంత రెసిస్టివ్ పార్ట్ మరియు కొంత రియాక్టివ్ పార్ట్ కాబట్టి యాంటెన్నా ఈ లంప్ పారామీటర్ ద్వారా భర్తీ చేయబడింది మరియు ఇది కలిసి Za కాబట్టి ఈ ఆలోచన ఏమిటో నేను తెలుసుకోవాలి లేకపోతే ఎలా సరైన శక్తి బదిలీ కోసం నేను Zg ఏమి కావాలి విద్యార్థి Za కంజ్యూగేట్ Za ఏది సరైనదో కనుక్కోవాలని తెలుసుకోవాలంటే Za ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు మరియు మీరు స్వీకరించే యాంటెన్నా విషయంలో ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి రిసీవింగ్ యాంటెన్నా నేను దీన్ని గీయగలను కాబట్టి ఇక్కడ నాకు కొంత లోడ్ ఉంటుంది ఇది ఇక్కడ నా రెండు యాంటెన్నాల టెర్మినల్స్ ఇది నా రిసీవింగ్ కేస్ మరియు సర్క్యూట్ సమానమైనది ZL ఇది అంతటా కనెక్ట్ చేయబడిన లోడ్ నేను ఏమి గీయాలి సమానమైనది ఏది విద్యార్థి ఒక వోల్టేజ్ సోర్స్ ఒక వోల్టేజ్ మూలం టెర్మినల్లో కొంత వోల్టేజ్ ప్రేరేపించబడి ఉంటుంది కాబట్టి నాకు కొంత V−−ఉంది కొంత VT ప్రేరేపితమై ఉంటుంది మరియు Za సాధారణంగా రెసిప్రొసీటీ ద్వారా అలాగే ఉంటుంది కాబట్టి యాంటెన్నా టెర్మినల్స్లో కొంత వోల్టేజ్ ప్రేరేపించబడి యాంటెన్నా యొక్క ఇంపెడెన్స్ మరియు లోడ్ యొక్క ఇంపెడెన్స్ రెండింటిలో వోల్టేజ్ పడిపోతుంది ఎలా కనుగొంటారు Za అనేది ప్రశ్న విద్యార్థి Z పారామీటర్ని ఉపయోగించడం విద్యార్థి Z పరామితి కాబట్టి మీరు కొలతను ఉపయోగించాలని అర్థం విద్యార్థి కాదు మనం యాంటెన్నా కోసం సమానమైన సర్క్యూట్ను పొందినట్లయితే అది చాలా సులభం ఇంపెడెన్స్ను ముగించడం మేము సమానమైన సర్క్యూట్ను ఎలా పొందగలము అని మీరు చెప్పినప్పుడు నేను Za అనే బాక్స్ గీసాను కానీ Za విలువ నాకు ఎలా తెలుస్తుంది అది ఎక్కడి నుంచో రావాలి విద్యార్థి అది సమానమైన సర్క్యూట్ పంపిణీ గాని అది కొలత నుండి వస్తుంది లేక ఎక్కడి నుంచి వస్తుంది ఇది కొన్ని మాక్స్వెల్ సమీకరణాల నుండి లేదా కొన్ని ఉజ్జాయింపుల నుండి లేదా వీటిలో దేనినుండైనా రావాలి అది ఎక్కడ నుండి వస్తుంది అవును నేను దానిని లంప్డ్ కాంపోనెంట్లుగా చేసాను కానీ లంప్ పారామీటర్ల విలువ నాకు తెలియదు Ra మరియు Xa విలువకు ఏది పెట్టాలి ఇది యాంటెన్నా యొక్క అన్ని భౌతిక పరామితి యొక్క పొడవుపై ఆధారపడి ఉండాలి అంటే ఈ విషయాలన్నీ చేరి ఉంటే మాక్స్వెల్ యొక్క సమీకరణాలు ప్రమేయం ఉన్న సరిహద్దు షరతులు ఉంటాయి కాబట్టి ఈ లంప్ పారామితులను లెక్కించడానికి ఉపయోగించే ఉజ్జాయింపుల యొక్క పెద్ద సిద్ధాంతం ఉంది ఇది సైనూసోయిడల్ కరెంట్ను ఊహిస్తుంది ఇది లీనియర్ కరెంట్ని ఊహిస్తుంది ఈ ఉజ్జాయింపులన్నీ మీకు కొన్ని రకాల Za ని అందిస్తాయి మరియు నేను ఆ సిద్ధాంతాన్ని కవర్ చేయడం లేదు చాలా ఉన్నాయి ఒకదానిని ప్రేరేపిత EMF పద్ధతి అంటారు కాబట్టి వివిధ పద్ధతులలో ఉన్నాయి ఈ కోర్సు యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ఏదీ లేకుండా కఠినంగా మరియు ఖచ్చితంగా ఎలా చేయాలో మీకు చెప్పడం నా ఉద్దేశ్యం తక్కువ ఉజ్జాయింపుతో సాధ్యమవుతుంది అది ఇక్కడ లక్ష్యం కాబట్టి ప్రధాన ప్రశ్న Za అది మిలియన్ డాలర్ల ప్రశ్న సరే ఇంకా ఎక్కువగా మీరు 5G యాంటెన్నా గురించి సరిగ్గా ఆలోచించినందున మీరు మరింత అధునాతన సాంకేతికత వైపు వెళుతున్నప్పుడు ఇది మరింత ముఖ్యమైనదిగా మారుతుంది యాంటెన్నా మూలకాలు అన్నీ చాలా ఆసక్తికరమైనవి చాలా సంక్లిష్టమైన నిర్మాణాలు కాబట్టి మీ అసలు ఉజ్జాయింపులన్నీ చక్కటి సైనూసోయిడల్ కరెంట్ అయితే అవి చెల్లుబాటు కావు కాబట్టి మీరు దీన్ని సంఖ్యాపరంగా సరిగ్గా చేయాలి కాబట్టి అది విషయం ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసిన దాని ఆధారంగా మేము పాక్లింగ్టన్ సమగ్ర సమీకరణాన్ని సరిగ్గా అధ్యయనం చేసాము నేను ఈ Za కాబట్టి మేము ఏమి చేసాము మేము ఈ డెల్టా గ్యాప్ ఉజ్జాయింపును సరిగ్గా తనిఖీ చేద్దాం అని మేము మీకు గుర్తు చేస్తున్నాము కాబట్టి డెల్టా గ్యాప్ అనేది Δ దూరం అంతటా వర్తించే Va వోల్ట్లు ఈ పొడవు కొంత L నేను ఇక్కడ ఏమి చేసాను నేను దీన్ని విభాగాలుగా విభజించాను మరియు ప్రతి సెగ్మెంట్లో ఇక్కడ మూమెంట్స్ పద్ధతిని వర్తింపజేసాను కాబట్టి MoM తర్వాత తుది ఫలితం తెలిసినది ఏమిటి నేను సమగ్ర సమీకరణాలను పరిష్కరించిన తర్వాత నాకు తెలిసింది చాలా బాగుంది Za I స్పేస్ యొక్క ఫంక్షన్ నేను యాంటెన్నా పొడవుతో పాటు పల్స్ ఆధారంగా I ని విస్తరించాను కాబట్టి ఇప్పుడు నేను ఏది ఉంచుతాను విద్యార్థి సోర్స్ ల దగ్గర పరిష్కరించిన వెంటనే మూలానికి సమీపంలో నేను Za అనువర్తిత వోల్టేజ్కి సమానంగా ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఇన్పుట్ టెర్మినల్స్ వద్ద కరెంట్ మరియు వోల్టేజ్ అంటే ఇంపెడెన్స్ కాబట్టి ఇది V aI సరైనది కాబట్టి ఇక్కడ ఈ కోఆర్డినేట్ z0 కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్పుట్ ఇంపెడెన్స్ విలువ ఎంత అనేది మీరు లెక్కించిన తర్వాత మీ CEM మీకు ఈ విధంగా చెప్పబోతోంది మీరు ఫ్రీ స్పేస్ ఇంపెడెన్స్తో సరిపోలలేరు విద్యార్థి అంటే అవును మీరు దానితో సరిపోల్చ లేరు అవును నా ఉద్దేశ్యం మనకు సర్క్యూట్ ఇంపెడెన్స్ 50 ఓంలు 75 ఓంలు అని చెప్పండి మరియు మీరు దాన్ని సరిపోల్చాలి అవును మీరు ఫ్రీ స్పేస్ ని సరిపోల్చలేరు అంతటితో రేడియేషన్ కొత్తగా ఖాళీ ప్రదేశంలోకి వెళ్లదు కాబట్టి ఇన్పుట్ ఇంపెడెన్స్ను నేను ఎలా లెక్కించాలో విధానం స్పష్టంగా ఉంది